తదుపరి ప్రాథమిక మూలకము ప్రేరకముఇండక్టర్ ఇది L చిహ్నం ద్వారా ఇవ్వబడుతుంది ఇది తీగచుట్టను పోలి ఉంటుంది ఇది కఠినమైన ప్రేరకాలు తరచుగా వైర్ యొక్క తీగచుట్టలుగా సూచించబడతాయి మరలా మనం V మరియు I లను నిష్క్రియాత్మక నియమము ద్వారా నిర్వచిస్తాము ఇప్పుడు ఇండక్టర్ లోని వోల్టేజ్ ఇండక్టర్ లో నిల్వ చేసిన అభివాహ బంధనానికిఫ్లక్స్ సంబంధించినది ఈ ఫ్లక్స్ అనేది ø ద్వారా ఇవ్వబడుతుంది మరియు ఫ్లక్స్ ø ఒక అనుపాత స్థిరాంకం ద్వారా కరెంట్ I కు అనులోమానుపాతంలో ఉంటుంది ఈ అనుపాత స్థిరాంకాన్ని ఇండక్టన్స్ అని పిలుస్తారు కాబట్టి ప్రేరకత్వాన్ని హెన్రీ లేదా H లో కొలుస్తారు ఇప్పుడు ఈ ఛార్జ్ మరియు వోల్టేజ్ అనులోమానుపాత సంబంధం యొక్క సారూప్యత వలె ఫ్లక్స్ మరియు కరెంట్ అనులోమానుపాతంలో ఉంటుంది అని చూడవచ్చు ఛార్జ్ యొక్క మార్పు రేటు కరెంట్ అయితే వోల్టేజ్ అనేది అభివాహ బంధనం యొక్క మార్పు రేటు కాబట్టి మీరు ఒక కెపాసిటర్ మరియు ప్రేరకాలలోని పరిమాణాల ఈ రకమైన సారూప్యతను చూడవచ్చు కానీ ఈ అభివాహ బంధనంఫ్లక్స్ లింకేజ్ అనేది ఛార్జ్ కంటే కొంచెం ఎక్కువ నైరూప్య పరిమాణం కలిగి ఉంటుంది మరియు మనం ఆ వివరాలలోకి వెళ్లము కానీ ఇండక్టర్ యొక్క జ్యామితి మరియు ఇండక్టర్లో ప్రవహించే కరెంట్ ద్వారా మనం అభివాహ బంధనాన్నిఫ్లక్స్ లింకేజ్ కనుగొనవచ్చు కానీ మళ్ళీ మనం ఆ సమస్యలన్నింటికీ వెళ్ళవలసిన అవసరం లేదు ఎందుకంటే నేను పదేపదే నొక్కిచెప్పినట్లుగా టెర్మినల్స్ లక్షణాలు మరియు V మరియు I ల మధ్య సంబంధం పైన మాత్రమే మనకు ఆసక్తి ఉంది కనుక మనం ఈ ఫ్లక్స్ అభివాహ బంధనాన్ని తొలగించి VLdidt అనే సంబంధాన్ని పొందవచ్చు ఇది ప్రేరకత్వం మరియు కరెంట్ యొక్క మార్పు రేటు యొక్క లబ్ధానికి సమానము కాబట్టి ప్రేరకంలో వోల్టేజ్ మరియు కరెంట్ వేర్వేరు ధ్రువణలతో సంబంధాన్ని కలిగి ఉంటాయి కాబట్టి ముందు చెప్పినట్లుగా ప్రేరకత్వాన్ని హెన్రీలో కొలుస్తారు కాబట్టి సెకనుకు ఒక ఆంపియర్ చొప్పున కరెంట్ పెరుగుతుంటే మరియు ప్రేరకత్వం 1 హెన్రీ అయితే ప్రేరకం అంతటా వోల్టేజ్ 1 వోల్ట్కు స్థిరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ మనం ఒక విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించాలి అది ఏమిటంటే మన అందరికీ భౌతికశాస్త్రం నుండి లెన్స్ లా గురించి తెలిసి ఉంటుంది మరియు ఇండక్టర్ అంతటా ప్రేరేపించబడిన వోల్టేజ్ అభివాహ బంధన ఫ్లక్స్ లింకేజ్ లో మార్పును వ్యతిరేకించే దిశలో ఉంటుంది మరియు V Ldidt అని సాధారణంగా చెప్తాము ఇప్పుడు ఈ ప్రత్యేకమైన సంకేత సమావేశంతో ఇది సరైన సంబంధం అని గందరగోళం చెందకండి ఇప్పుడు చాలా భౌతికశాస్త్రం పుస్తకాలలోచెప్పిన విధంగా కరెంట్ ప్రవాహం వ్యతిరేఖ దిశలో పరిగణించబడుతుందని మరియు అందువల్ల మనం సమీకరణంలో మైనస్ సైన్ వస్తుంది అని చెప్పవచ్చు ఇప్పుడు మీకు ఈ విధంగా V వోల్టేజ్ మరియు వేరేవిధంగా కరెంట్ నిర్వచించి ఉంటే ప్రేరిత వోల్టేజ్ ప్రేరకం లోపల అయస్కాంత ఇండక్టర్ లోని మార్పును వ్యతిరేకించే సంబంధాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఇది V అనేది L మరియు didt యొక్క లబ్ధానికి సమానం కరెంట్ సెకనుకు 1 ఆంపియర్ చొప్పున మారుతుంటే మరియు ఇండక్టన్స్ ప్రేరకత్వం 1 మిల్లీ హెన్రీ అయితే స్పష్టంగా దాని అంతటా ప్రేరేపించబడిన వోల్టేజ్ 1 మిల్లీ హెన్రీ 1 ఆంపియర్ అనగా సెకనుకు 1 మిల్లీ వోల్ట్లు కాబట్టి ఇండక్టర్ అంతటా వోల్టేజ్ 1 మిల్లీ వోల్ట్లు ఇప్పుడు ఇది మరొక విషయం కూడా చెబుతుంది ఇది ప్రేరకం అంతటా వోల్టేజ్ పరిమితంగా ఉంటే ప్రేరకం ద్వారా కరెంట్ తక్షణమే మారదు కాబట్టి కరెంట్ తక్షణమే మారితే కరెంట్ యొక్క సమయ అవకలనం అనంతం మరియు వోల్టేజ్ కూడా అనంతంగా ఉండాలి కరెంట్ పరిమితంగా ఉంటే కెపాసిటర్లోని వోల్టేజ్ తక్షణమే మారదు అనే విషయానికి సారూప్యత ఇప్పుడు V అనేది L మరియు didt యొక్క లబ్ధానికి సమానం మరియు కరెంట్ I1LVt1Vt0 సమీకరణం ద్వారా ఇవ్వబడుతుంది సమయం t1 మరియు సమయం t0 వద్ద కరెంట్ వ్యత్యాసం వోల్టేజ్ యొక్క సమాకలనం ద్వారా ఇవ్వబడుతుంది వోల్టేజ్ వక్రరేఖ క్రింద ఉన్న వైశాల్యం ఇండక్టర్ యొక్క ఇండక్టన్స్ ద్వారా భాగించబడినది కాబట్టి ఇది కెపాసిటర్తో ఇంతకుముందు మనం చూసిన సంబంధానికి సమానంగా ఉంటుంది ఇప్పుడు స్పష్టంగా ఇచ్చిన క్షణంలో ఇండక్టర్ లోని కరెంట్ ఆ క్షణంలో వోల్టేజ్పై మాత్రమే కాకుండా మునుపటి అన్ని క్షణాలలోని వోల్టేజ్లపై ఆధారపడి ఉంటుంది కాబట్టి మళ్ళీ కెపాసిటర్ లో మాదిరిగానే ఇండక్టర్ కూడా మెమరీతో కూడిన మూలకం కెపాసిటర్ ఛార్జిని నిల్వ చేస్తుంది మరియు ఇండక్టర్ అభివాహాన్నిఫ్లక్స్ ని నిల్వ చేస్తుంది